ఉపన్యాసం 35 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో నేను రెండు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ గురించి చర్చిస్తాను ఒకటి GSM మరియు మరొకటి బ్లూటూత్ GSM అంటే గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ GSM అనేది డిజిటల్ మొబైల్ నెట్వర్క్ దీనిని మొబైల్ ఫోన్ వినియోగదారులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఇది టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ యొక్క వైవిధ్యాన్ని ఉపయోగిస్తుంది ఇది TDMA GSM డేటాను డిజిటలైజ్ చేస్తుంది మరియు కంప్రెస్ చేస్తుంది తరువాత అది రెండు ఇతర వినియోగదారుల డేటా స్ట్రీమ్ లతో వారి స్వంత సమయ స్లాట్లో ఒక ఛానెల్ కు పంపుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటి ఇది డేటాను డిజిటలైజ్ చేస్తుంది కంప్రెస్ చేస్తుంది మరియు ఎక్కడైతే మరో రెండవ డేటా కూడా ఉంటుందో దానిని కదిలే ఛానెల్ ద్వారా పంపుతుంది కాబట్టి వారు టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ ఉపయోగించి ఆ ఛానెల్ని పంచుకుంటున్నారు జిఎస్ఎమ్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు ఇది మొబైల్ టెలికమ్యూనికేషన్ యొక్క పరిణామంలో భాగం వీటిలో అనేక ఇతర ప్రోటోకాల్లు ఉన్నాయి వీటిలో ప్యాకెట్ డేటా ను పంపడానికి జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ ఎన్హన్సడ్ డేటా GSM ఎన్విరాన్మెంట్ మరియు యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ఉన్నాయి మా విషయంలో మైక్రోకంట్రోలర్ నుండి ఏ ఇతర మొబైల్ పరికరానికి SMS ప్రసారం చేయడానికి మరియు మైక్రోకంట్రోలర్తో అనుసంధానించబడిన GSM కు ఏ ఇతర మొబైల్ పరికరం నుండి SMS ను స్వీకరించడానికి మేము GSM ను ఉపయోగించాము కాబట్టి ఈ రెండు విషయాలు మనం ప్రయోగంలో చూపించినవి కాని ఇతర పనులు కూడా చేయవచ్చు మీరు GPRS ద్వారా ఒక ప్యాకెట్ను పంపవచ్చు కాబట్టి దానికి అనుగుణంగా మీరు మీ GSM ను పని చేయవలసి ఉంటుంది GPRS ద్వారా డేటాను తయారు చేయడానికి లేదా పంపడానికి మీరు నిర్దిష్ట కమాండ్ ని ఉపయోగించాలి ఇది ప్రాథమికంగా GSM సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఈ MS అనేది మొబైల్ స్టేషన్ మరియు ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి మొబైల్ ఎక్విప్మెంట్ మరొకటి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ లేదా సిమ్ BTS అంటే బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్ ఇది ఒక వ్యక్తి అని మీరు చూస్తారు కాబట్టి ఈ సెల్లో మీకు ఒక బిటిఎస్ ఉన్న ఒక సెల్ మీకు మరో సెల్ ఉంది అక్కడ మీకు మరో బిటిఎస్ ఉంది ఇది హై స్పీడ్ ట్రాన్స్మిటర్ రిసీవర్ మరియు రెండు ఛానెల్ లను కలిగి ఉంటుంది ఒకటి సిగ్నలింగ్ కి సిగ్నలింగ్ డేటా ను బదిలీ చేయడానికి మరియు మరొకటి డేటా ఛానెల్ కు అప్పుడు మాకు బేస్ స్టేషన్ కంట్రోలర్ లేదా బిఎస్సి ఉంది మరియు ఈ బేస్ రెండు BTS తో అనుసంధానించబడిందని మీరు చూస్తారు కాబట్టి ఈ బేస్ స్టేషన్ కంట్రోలర్ బహుళ BTS ని నియంత్రిస్తుంది మీకు ఇక్కడ ఒక BTS ఉంది ఇక్కడ ఒక BTS ఉంది కాబట్టి మీరు చూడ గలరు ఇది ఈ BSC చేత నియంత్రించబడుతుందని మరియు ఇది రేడియో రిసోర్స్ మేనేజ్మెంట్ సమయం మరియు ఫ్రీక్వెన్సీ సింక్రొనైజేషన్ సిగ్నల్ లను BTS కి అమలు చేస్తుంది కాబట్టి మాకు మొబైల్ స్టేషన్లు ఉన్నాయి వీటిలో ప్రతిదానికి ఈ సెల్లో ఒక BTS వచ్చింది మరియు వివిధ కణాలలో ఉన్న అనేక BTS BSC లేదా బేస్ స్టేషన్ కంట్రోలర్ తో అనుసంధానించబడి ఉన్నాయి తరువాత మనం ఈ MSC లేదా మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ చూస్తాము పబ్లిక్ ల్యాండ్ మొబైల్ నెట్వర్క్పిఎల్ఎమ్ఎన్Public Land Mobile Network యొక్క నోడ్ హ్యాండ్ఆఫ్ వంటి రేడియో రిసోర్స్ ఆలోకేషన్ మరియు సబ్స్క్రైబర్స్ మొబిలిటి అంటే లొకేషన్ రిజిస్ట్రేషన్ మొదలగునవి నిర్వహిస్తుంది మరియు ఈ పిఎల్ఎమ్ఎన్ లో అనేక ఎంఎస్లుMS's ఉండవచ్చు పబ్లిక్ ల్యాండ్ మొబైల్ నెట్వర్క్ లో మీరు ఇలాంటి బహుళ ఎంఎస్సిలను ఇక్కడ కలిగి ఉండవచ్చు అప్పుడు మీకు ఒక GMSC ఉంది ఇది గేట్వే MSC మీరు ఈ MSC గేట్వేతో కనెక్ట్ చేయబడింది కాబట్టి మీకు ఈ గేట్వే MSC ఉంది ఇది మొబైల్ నెట్వర్క్ను ఫిక్స్డ్ నెట్వర్క్ కు కలుపుతుంది ఈ హెచ్ఎల్ఆర్ లేదా హోమ్ లొకేషన్ రిజిస్టర్ కోసం మేము ఇంట్లో ఉన్నామని లేదా రోమింగ్ చేస్తున్నామని తరచూ చెబుతాము మరియు మరొకటి విఎల్ఆర్ లేదా విజిటర్ లొకేషన్ రిజిస్టర్ ఉపయోగించబడుతుంది ఈ GSM యొక్క రెండు ముఖ్యమైన అంశాలు ఇవి మరియు ఈ MSC ఈ HLR తో సమాచారాన్ని మార్పిడి చేస్తుంది ఆపై ఈ VLR తాత్కాలిక సమాచారాన్ని కలిగి ఉంది మీరు కదిలేటప్పుడు అంటే లొకేషన్ A ఇది మీ హోమ్ లొకేషన్ నుండి B లొకేషన్ ఇది విజిటర్ లొకేషన్ అక్కడ మాకు ఈ విజిటర్ రిజిస్టర్ ఉంది ఇది ప్రస్తుతం ఆ MSC సేవా ప్రాంతంలో ఉన్న మొబైల్ సబ్స్క్రైబర్ గురించి తాత్కాలిక సమాచారాన్ని కలిగి ఉంది కానీ దీని HLR మరెక్కడో ఉంది కానీ ఇప్పుడు అది ఇతర లొకేషన్ విజిటర్ కాబట్టి మొబైల్ స్టేషన్ BTS అయిన బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్ బేస్ స్టేషన్ కంట్రోలర్ గురించి నేను ఇప్పటికే చర్చించాను మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ గేట్వే ఎంఎస్సి ఇది గేట్వే మొబైల్ స్విచింగ్ సెంటర్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ మరియు విజిటర్ లొకేషన్ రిజిస్టర్ గురించి నేను ఇప్పటికే చర్చించాను ఇప్పుడు GSM ఐడెంటిఫైయర్లు ఏమిటి అనేది ఒక ముఖ్యమైన విషయం GSM ఎలా గుర్తించబడుతుంది దీనికి కొంత ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది మొదటిది ఇంటర్నేషనల్ మొబైల్ ఐడెంటిటీ దీనిని IMSI అంటారు ఇది సర్వీస్ ప్రొవైడర్ కేటాయించిన ప్రత్యేకమైన 15 అంకెల సంఖ్య కాబట్టి మీరు నిజంగా కొంత సర్వీస్ ప్రొవైడర్ నుండి సేవను తీసుకుంటున్నారు ఇది స్వదేశీ కోడ్తో సహా వారిచే కేటాయించబడుతుంది మీరు వేరే దేశానికి వెళ్లి దాన్ని ఉపయోగించినప్పుడు ఆ ప్రత్యేకమైన దేశ కోడ్ దానికి జోడించబడుతుంది తదుపరిది ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ లేదా IMEI నంబర్ ఇది పరికరాల తయారీదారు కేటాయించిన ప్రత్యేకమైన 15 అంకెల సంఖ్య తయారీదారు నిర్దిష్ట పరికరాన్ని నిర్మించినప్పుడు దానికి IMEI సంఖ్య అని పిలువబడే ప్రత్యేక సంఖ్యను ఇస్తారు అప్పుడు ఒక టెంపరరీ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ ఉండవచ్చు ఇది 32 బిట్ నంబర్ మీరు VLR యొక్క రీజియన్ లోని ఒక మొబైల్ స్టేషన్ను ప్రత్యేకంగా గుర్తించడానికి VLR ద్వారా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది కేటాయించబడుతుంది కాబట్టి ఇతర ప్రాంతాల నుండి ఎంత మంది ప్రజలు ఇక్కడకు వెళుతున్నారో కూడా ఇది ట్రాక్ చేస్తుంది వారు అక్కడకు వెళ్తున్న ఆ మొబైల్లను పొందడానికి ఈ 32 బిట్ నంబర్ను ఇస్తారు ఇప్పుడు ఈ AT కమాండ్స్ GSM మాడ్యూల్ను సెటప్ చేయడానికి ఉపయోగించబడతాయి మేము ఉపయోగిస్తున్న GSM మోడెమ్ AT కమాండ్స్ ఉపయోగిస్తాము మేము మా కోడ్లో కూడా ఉపయోగించాము మీకు తరువాత చూపిస్తాం MODEM యొక్క కార్యాచరణను నియంత్రించడానికి AT కమాండ్స్ ఉపయోగించబడతాయి మరియు GSM లేదా GPRS మోడెమ్తో ఉన్న ఈ ఆదేశాలను కింది సమాచారం మరియు సేవలను యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు మోడెమ్ మరియు సిమ్ కార్డుకు సంబంధించిన కింది సమాచారం సమాచారం మరియు కాన్ఫిగరేషన్ ఏమిటి సమాచారం అంటే నా ఉద్దేశ్యం మోడెమ్ యొక్క ఇతర కాన్ఫిగరేషన్ గురించి మనం ఏ విధమైన సిమ్ కార్డు ఉపయోగిస్తున్నామో అని మొదలగునవి SMS సర్వీస్ MMS సర్వీస్ ఫ్యాక్స్ సర్వీస్ మరియు మొబైల్ నెట్వర్క్ ద్వారా డేటా మరియు వాయిస్ లింక్ కాబట్టి ఇది ఈ సేవలను అందిస్తుంది మా విషయంలో మేము SMS సర్వీస్ ను ఉపయోగించాము మీరు ప్యాకెట్ పంపడానికి కూడా GPRS సర్వీస్ ను ఉపయోగించవచ్చు కాని మా విషయంలో మేము SMS సర్వీస్ ను ఎలా ఉపయోగించవచ్చో మీకు చూపుతాము ఇది SIM900A GPS GPRS MODEM కాబట్టి చిప్ ఏమైనా ఇది చిప్ ఏరియా అని మీరు చూస్తారు మరియు ఇది SIM900 మునుపటి ఉపన్యాసంలో నేను మీకు చెప్పినట్లుగా SIM900A అనేది క్వాడ్ బ్యాండ్ GPS GPRS ఇంజిన్ ఇది నాలుగు పౌనఃపున్యాల మీద పనిచేస్తుంది 850 మెగాహెర్ట్జ్ 900 మెగాహెర్ట్జ్ 1800 మెగాహెర్ట్జ్ మరియు 1900 మెగాహెర్ట్జ్ మరియు దీనిని నేరుగా PC యొక్క సీరియల్ పోర్టుకు అనుసంధానించవచ్చు బాడ్ రేటును 9600 నుండి 115200 వరకు AT ఆదేశాల ద్వారా కాన్ఫిగర్ చేయవచ్చు కనెక్షన్ చాలా సరళంగా ఉంటుంది రిసీవర్ మరియు ట్రాన్స్మిటర్ అయిన డిజిటల్ పిన్స్ RXD మరియు TXD డిజిటల్ పోర్ట్ లైన్లతో అనుసంధానించబడి ఉన్నాయి మనం ఎలా కనెక్ట్ అయ్యామో చూద్దాం అడాప్టర్ ద్వారా బాహ్య విద్యుత్ సరఫరా అవసరం వాస్తవానికి ఇతర సర్క్యూట్ల కోసం 5 వోల్ట్ మరియు గ్రౌండ్ పిన్స్ అవసరం కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది ఇది ఆర్డునో యునో బోర్డు ఇది 5 వోల్ట్ పిన్ ఇది జిఎస్ఎమ్ 5 వోల్ట్ పిన్తో అనుసంధానించబడి ఉంది మరియు ఇది GSM యొక్క గ్రౌండ్ కి అనుసంధానించబడిన కోసం మరియు ఈ GSM యొక్క రిసీవర్ తప్పనిసరిగా ఈ పిన్ యొక్క ట్రాన్స్మిటర్ను అనుసంధానించాలి మరియు ఈ పిన్ యొక్క ట్రాన్స్మిటర్ ఈ Arduino బోర్డు యొక్క రిసీవర్ పిన్తో అనుసంధానించబడి ఉండాలి ఈ ప్రత్యేకమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది కొంత డేటాను పంపుతుందని నేను చెప్పినప్పుడల్లా అది కొంత డేటాను అందుకుంటుంది ఇది కొంత డేటాను పంపుతుంది మరియు అది ఆ డేటాను అందుకుంటుంది కాబట్టి వన్ వే కమ్యూనికేషన్ దీనికి ఉంటుంది వన్ వే కమ్యూనికేషన్ దీనికి ఉంటుంది కాబట్టి తదనుగుణంగా ఈ ఆర్డునో బోర్డు యొక్క టిఎక్స్ పిన్ ఈ సిమ్ మాడ్యూల్ యొక్క ఆర్ఎక్స్ పిన్తో అనుసంధానించబడి ఉండాలి మరియు ఆర్డునో యొక్క RX పిన్ ఈ ప్రత్యేకమైన మోడల్ యొక్క TX పిన్తో అనుసంధానించబడి ఉండాలి కాబట్టి మేము ఈ సరైన కనెక్షన్తో పూర్తి చేశామని నిర్ధారించుకోవాలి తరువాత నేను బ్లూటూత్ గురించి మాట్లాడతాను ఫోటోలు లేదా మరేదైనా డేటాను బదిలీ చేయడానికి మనమందరం మా మొబైల్ ఫోన్లలో బ్లూటూత్ ఉపయోగిస్తాము బ్లూటూత్ గురించి చాలా క్లుప్తంగా మాట్లాడతాను మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు హెడ్ఫోన్లు స్పీకర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల కోసం షార్ట్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం ఇది ఒక స్టాండర్డ్ ఈ రోజుల్లో మీరు వైర్లెస్ మౌస్ మరియు వైర్లెస్ కీబోర్డ్ ఉందని మీరు తప్పక చూసారు PC మరియు పరికరం మధ్య కమ్యూనికేషన్ బ్లూటూత్ కమ్యూనికేషన్ ద్వారా జరుగుతుంది అంటే వారు ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకుంటారు ఇది కమ్యూనికేషన్ కోసం 2 4 GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది మరియు సాధారణ పరిధి 10 మీటర్లు కాబట్టి కమ్యూనికేషన్ కోసం పరిధి పెద్దది కాదు మునుపటి GSM మాడ్యూల్లో మేము SMS ద్వారా డేటాను పంపుతున్న సిమ్ మాడ్యూల్ ను ఉపయోగిస్తున్నాము ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు సందేశాన్ని ఏ ప్రదేశానికి అయినా పంపవచ్చు ఏదైనా మొబైల్ నంబర్ మరియు పరిధి పరిమితం కాదు కానీ ఇక్కడ ఇది 10 మీటర్లకు మాత్రమే పరిమితం అని మీరు చూస్తారు బ్లూటూత్ 2 0 యొక్క సాధారణ డేటా ట్రాన్సఫర్ రేట్లు 4 Mbps వరకు ఉంటాయి మరియు బ్లూటూత్ 3 0 కొరకు ఇది 24 Mbps కొన్ని ఇటీవలి వెర్షన్ కూడా ఉన్నాయి ఆర్డునో కంపాటిబుల్ బ్లూటూత్ మోడ్యూల్స్ కూడా ఉన్నాయి మరియు కోర్సు యొక్క STM అనుకూలత బ్లూటూత్ మాడ్యూల్ ఏదైనా బోర్డుతో అనుకూలంగా ఉంటుంది మీరు దానిని సరైన పద్ధతిలో కనెక్ట్ చేయాలి మరియు మీరు దానిని ఉపయోగించడానికి సరైన కమాండ్ని ఉపయోగించాలి ఈ HC 06 బ్లూటూత్ మాడ్యూల్ చూద్దాం ఇది బ్లూటూత్ మాడ్యూల్ దీనిని మేము మా ప్రయోగంలో కూడా ఉపయోగించాము ఇది 5 వోల్ట్ గ్రౌండ్ మరియు ఇది టిఎక్స్ మరియు ఇది ఆర్ఎక్స్ ఇది క్లాస్ 2 బ్లూటూత్ మాడ్యూల్ ఇది సీరియల్ డేటా ఇంటర్ఫేస్తో మాస్టర్ లేదా స్లేవ్ గా ఉపయోగించబడుతుంది సాధారణంగా ఇవి కొన్ని సాంకేతిక వివరణలు నేను ఇప్పటికే చర్చించాను 2 4 GHz ఫ్రీక్వెన్సీ 3 3 వోల్ట్ DC విద్యుత్ సరఫరా గరిష్ట వేగం 3 Mbps స్లీప్ మోడ్లో డిఫాల్ట్ బాడ్ రేటు 9600 కాబట్టి మీరు చూస్తే ఇది సాధారణ Arduino ఇంటర్ఫేస్ ఇక్కడ Vcc 5 వోల్ట్కు అనుసంధానించబడి ఉంది గ్రౌండ్ కనెక్ట్ చేయబడింది TX పిన్ 2 తో అనుసంధానించబడి ఉంది ఇది RX అవుతుంది మరియు RX పిన్ 3 తో అనుసంధానించబడి ఉంది ఇది TX ధన్యవాదాలు